అందరికీ శుభోదయం మరియు బాడీ లాంగ్వేజ్ అను మన పాఠ్యాంశం యొక్క మొదటి భాగానికి స్వాగతం బాడీ లాంగ్వేజ్ అనేది మన ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ లో ఒక ముఖ్యమైన భాగమని అందరికీ సుపరిచితమే ఒక నిశ్చయమైన బాడీ లాంగ్వేజ్ మనల్ని మనం విజేతలం అని నిరూపించుకోవడానికి సహాయపడుతుంది ఈరోజు పాఠ్యాంశంలో భాగంగా మనం బాడీ లాంగ్వేజ్ దాని యొక్క ఉద్దేశం మరియు సంబంధ నిర్వచనాలను అర్థం చేసుకోవడానికి బాడీ లాంగ్వేజ్ యొక్క ఇంటర్ కల్చరల్ అంశాలు ఎంత ముఖ్యమైనవి అంటే వాటిని విస్మరిస్తే అవి కొన్ని రకాలైన అనర్థాలకు మరియు అపార్థాలకు తావిస్తాయి చిన్న మరియు పెద్ద హావభావాల వ్యక్తీకరణను గమనించి మనం మనుషుల యొక్క వైఖరిని వారి భావావేశాలను ఎటువంటి పరిస్థితి మరియు సమయంలోనైనా అర్థం చేసుకోగలం మనం ఒక వ్యక్తి అణకువ కలవాడా లేక పొగరుబోతా లేదా ఆదరించేవాడా లేక దబాయించేవాడా ఇంకా అదే సమయంలో ఒకరు మాట్లాడేది బాధలో నా లేక కోపంగానా ఇంకా వారు సహనం లేని వారా లేక ఉత్సాహం లేని వారా అనేది సునాయాసంగా కాబట్టి బాడీ లాంగ్వేజ్ తెలిపే ఈ గుర్తులు మనం ఒక వ్యక్తి యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని మరియు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి దోహదపడతాయి బాడీ లాంగ్వేజ్ అనేది మనం ఒక పుస్తకాన్ని చదివి అర్థం చేసుకున్నట్టు ఒక వ్యక్తిని కూడా చదివి అర్థం చేసుకోవడాన్ని సాధ్యం చేస్తుంది మనం మాట్లాడే మాట మరియు బాడీ లాంగ్వేజ్ లో గల వ్యత్యాసాన్ని ఉచ్చారణ సైగ స్వరనియంత్రణ మొదలగు వాటిని ఆధారంగా చేసుకొని తెలుసుకోవచ్చు ఫలితంగా మనం భావాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా అవసరమైన ఫీడ్బ్యాక్ ఇవ్వొచ్చు మాటల ద్వారా తెలియజేయ లేని వైఖరిని స్థూల మరియు సూక్ష్మ అను వర్గాలుగా విభజించవచ్చు అసలు ఇప్పుడు ఈ స్థూల మరియు సూక్ష్మ వైఖరి మధ్య ఖచ్చితమైన తేడా ఏంటి స్థూల ముఖ వైఖరిలో శరీర భాష లో మార్పులు కంటికి కనపడే విధంగా ఉంటాయి ఉదాహరణకు నేను ఇప్పుడు నవ్వితే నవ్వు కంటికి కనపడుతుంది అది స్థూల ముఖ వైఖరి ఇంకొక వైపు సూక్ష్మ ముఖ వైఖరిలో భావాలు కంటి చూపుతో గమనించ లేని విధంగా చాలా చిన్నవిగా వచ్చి పోయేవి గా ఉంటాయి కొంతమంది వ్యక్తులను ఉదాహరణకు వారి సహోద్యోగుల ను గురించి కానీ లేదా ఏదైనా చలనచిత్రాన్ని గాని వర్ణించమని చెప్పి వారు మాట్లాడుతున్నప్పుడు చేసిన ఆడియో రికార్డింగ్ చాలా నే ఉన్నాయి ఈ ఆడియో మరియు వీడియో రికార్డింగ్ లో వ్యక్తులు తమ సహోద్యోగుల ప్రవర్తన గురించి చాలా జాగ్రత్తగా మంచి విషయాలు మాత్రమే చెప్పారని గమనించడం జరిగింది కాకపోతే వారి సూక్ష్మ ముఖ వైఖరిని నిశితంగా పరిశీలించిన మీదట వారికి వారి సహోద్యోగుల మీద ఉన్న నిజమైన అభిప్రాయం తెలియవచ్చింది ఉదాహరణకు మనం ఒక వ్యక్తి తన సహోద్యోగి గురించి వివరించిన విధానాన్ని బట్టి వారి మధ్య ఎటువంటి శత్రుత్వం ఉందో లేదా ఎంత సాన్నిహిత్యం ఉందో సులువుగా తెలుసుకోవచ్చు ఉదాహరణకు కంటి కింద చిన్న కండరాలు మెలి పెడతాయి లేదా పెరుకుతాయి లేదా నా చిరునవ్వు చెప్తున్న మాట ని నా కళ్ళు కాదంటాయి ఇప్పుడు ఈ సూక్ష్మ ముఖకవళిక లు మన బాడీ లాంగ్వేజ్ లో స్థూల ముఖకవళికల కన్నాముఖ్యమైనవి సూక్ష్మ ముఖకవళిక లు అనే పదం మొదటిసారిగా 1985లో ప్రచురింపబడిన పాల్ ఎక్మాన్ రాసిన టెల్లింగ్ లైస్ అనే పుస్తకం లో ఉపయోగించబడింది కొన్ని సంస్కృతులలో ఏదో ఒక పరిమళాన్ని ధరించడం తప్పనిసరి అలాగే ఇంకొన్ని సంస్కృతులలో కొన్నివాసనలు ప్రత్యేకించి మనం ఒంటి పై ధరించే సువాసనలను చిన్న చూపు చూస్తారు ఈ విపరీతమైన పోటీతత్వపు వృత్తులలో బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ముఖ్యంగా మారిందన్న విషయాన్ని మనం గమనించవచ్చు కాబట్టి పెరుగుతున్న ప్రసార మాధ్యమాల వలన వ్యాపార సంబంధాల లో పోటీ తత్వం వలన ఇంకా ఇతర వృత్తుల వలన బాడీ లాంగ్వేజ్ కి సంబంధించి ఆవశ్యకమైన అవగాహన తప్పనిసరి ప్రసార మాధ్యమాల ఉనికి కూడా ఈ ప్రత్యేకమైన అధ్యయనానికి సంబంధించి మన మనస్థితిని మార్చింది ముఖ్యంగా ప్రసిద్ధ వ్యక్తుల పట్ల మనకున్న ప్రగాఢ మైన ఉత్సుకత కూడా దీన్ని గురించిన జ్ఞానాన్ని పెంపొందించుకునే లా చేసింది పత్రికలు వీడియో చానల్స్ టీవీ చానల్స్ నిరంతరంగా ప్రసిద్దవ్యక్తుల బాడీ లాంగ్వేజ్ ని గురించి కథలు ప్రచారం చేయడం మనకు పరిపాటే నిరంతరం సినీ తారల యొక్క రాజకీయ నాయకుల యొక్క సమాజ సేవకులు యొక్క బాడీ లాంగ్వేజ్ కి సంబంధించి ప్రచార చిత్రాలు వస్తూనే ఉంటాయి NBC టీవీ ప్రోగ్రాంలో ఒక FBI ఏజెంటు మడోనా తన గర్భధారణ గురించి అబద్ధం చెప్తున్నదేమోనని కనిపెట్టడానికి కనురెప్పల కదలికలను నిశితంగా పరిశీలించే ప్రయత్నం చేశాడు కాబట్టి పెరిగిన ప్రసారమాధ్యమాల స్పృహ ఇంకా నిరంతరమైన టెక్నాలజీ అభివృద్ధి ఈ ప్రత్యేకమైన అధ్యయనానికి ప్రాముఖ్యత తెచ్చి పెట్టాయని మనం గమనించవచ్చు మనం కనుక బాడీ లాంగ్వేజ్ యొక్క నిర్వచనాలను కానీ లేదా కమ్యూనికేషన్ యొక్క నాన్ వెర్బల్ అంశాల గురించి కానీ గమనిస్తే భిన్న నిఘంటువులు వాటి గురించి వేరు వేరు ఆసక్తికరమైన వివరణను అందించాయి 2012లో ప్రచురింపబడిన కాలిన్స్ ఇంగ్లీష్ డిక్షనరీ యొక్క పన్నెండవ ముద్రణలో బాడీ లాంగ్వేజ్ ని "మాట్లాడకుండా స్పృహలోనైనా లేదా సుప్తచేతనావస్థలో నైనా శరీరపు సంజ్ఞలు భంగిమలు మొదలగు వాటి ద్వారా సమాచారాన్ని తెలియజెప్పడం" అని నిర్వచనం ఇచ్చారు కాబట్టి మనమిక్కడ ఈ నిర్వచనం స్పృహలోనూ లేదా సుప్తచేతనావస్థలోనూ స్థూల మరియు సూక్ష్మ సంజ్ఞల ద్వారా సమాచారాన్ని తెలియజెప్పడం మీద కేంద్రీకరించబడినదని గమనించవచ్చు చేతనావస్థ మరియు సుప్తచేతనావస్థ అను ఈ రెండు వైఖరుల గురించి మనం కొద్ది నిమిషాల తర్వాత చర్చించుకుందాం 2012లో వెలువడిన 'వెబ్స్టర్స్ న్యూ వరల్డ్ కాలేజ్ డిక్షనరీ' Webster's New World College Dictionary ఐదవ ముద్రణలో తెలుపబడిన నిర్వచనం "సంజ్ఞలు అచేతన శరీరావస్థ ముఖకవళికలు మొదలగునవి మాటలు లేని ఈ వ్యవహారానికి ఉపయోగపడతాయి లేదా సంభాషణకు సహకారం అందిస్తాయి" హెడ్విగ్ లెవీస్ బాడీ లాంగ్వేజ్ను ఈ విధంగా వర్ణించారు "వ్యక్తిగత అనుభూతులను భావావేశాలను అభిప్రాయాలను ఆలోచనలను శారీరకచేష్టలు సైగలు భంగిమలు స్థితులు మరియు స్థానముల ద్వారా స్పృహలో లేదా అసంకల్పితంగా చాలాసార్లు సుప్త చేతనావస్థలో ఇంకా మాటల సహాయంతో గాని మాట్లాడక గాని వ్యక్తపరచడం" నా ఉద్దేశ్యంలో ఈ నిర్వచనాలన్నిటిలోకీ హెడ్విగ్ లెవీస్ ఇచ్చిన వివరణ మిగిలిన నిఘంటువుల నిర్ధారణ ల కన్నా పరిపూర్ణంగా ఉన్నది బాడీ లాంగ్వేజ్ లేదా కమ్యూనికేషన్ యొక్క నాన్ వెర్బల్ అంశాలని మాటలతో పాటు కానీ లేదా మాటలు వాడక కానీ ఉపయోగించవచ్చు ఉదాహరణకు కిక్కిరిసి ఉన్న గదిలో మన గొంతు వినపడనప్పుడు కొన్ని సైగలు చేయడం ద్వారా మన స్నేహితులు లేదా సహోద్యోగుల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయవచ్చు అదే సమయంలో కమ్యూనికేషన్ యొక్క పూర్తి సారం చూసినట్లయితే అంటే పదాలతో కూడిన మాటలు ఇంకా సైగల ద్వారా తెలుపు భావాలతో మనం మొత్తం పరిస్థితిని ఊహించ వచ్చు ఈ రెండు కలిసినప్పుడు మాత్రమే మనకు పూర్తి చిత్రం అవగతమౌతుంది ఉదాహరణకు మనం ఒక వ్యక్తి తో మాట్లాడుతున్నప్పుడు వారి ముఖ వైఖరిని చూసి వారికి ఎంత అర్థం అయింది లేదా ఆ విషయాన్ని గూర్చిన వివరణ ఇంకా అవసరమా అన్న సంగతి తెలిసిపోతుంది ఎందుకంటే మనం ఏ విషయాలైతే వివరిద్దామని అనుకుంటామో అవి సగానికిపైగా పదాల కన్నా కమ్యూనికేషన్ యొక్క నాన్ వెర్బల్ అంశాల ద్వారా నే తెలియజేయబడతాయి కమ్యూనికేషన్ యొక్క నాన్ వెర్బల్ అంశాల గురించి క్రోడీకరించిన అధ్యయనాలు ఈ మధ్యనే మొదలైనప్పటికీ మానవాళి దీని ప్రాముఖ్యత ఎప్పటినుండో ఎరిగిఉంది మన సాహిత్యం మరియు కళలలో దీన్ని ఉద్దేశించి ఎన్నో సంకేతాలు ఉన్నాయి ఈ సాహిత్య మరియు కళాత్మక స్పృహ మనం షేక్స్పియర్ నాటినుండి గమనించవచ్చు షేక్స్పియర్ ముఖ్యంగా కళ్ళతో పలికే భావాల గురించి ప్రస్తావించడమే కాక కళ్లను ఒక మనిషి వ్యక్తిత్వానికి పరిభాష గా గుర్తించేవారు అతని లాంటి మరొక వ్యక్తి ఎదురుపడితే నేను తప్పించుకోవచ్చు" "Let me see his eyes that when I note another man like him I may avoid him" ఇంకా అతను హెన్రీ IV లో " నీ కళ్ళలో నాకు ఒక చిత్రమైన అంగీకారం కనిపిస్తున్నది" "I see a strange confession in thine eye" ఇంకా హెన్రీ VI పార్ట్II Henry VI Part II లో "నా వైపు చూడకు ఎందుకంటే నీ కళ్ళు నన్ను గాయపరుస్తున్నాయి" "look not upon me for thine eyes are wounding" కాబట్టి రినైసాన్స్ సమయమప్పటినుండే బాడీ లాంగ్వేజ్ యొక్క ప్రాముఖ్యతను గూర్చి అభిప్రాయాలను సమాచారాన్ని భావాలని తెలిపే సమయంలో దాని ఖచ్చితమైన పాత్ర గురించి అవగాహన కలిగి ఉన్నారని మనం కళా రంగంలో కూడా మనం చాలామంది చిత్రకారులు మరియు కళాకారులు కమ్యూనికేషన్ యొక్క నాన్ వెర్బల్ అంశాలను యథేష్టముగా ఉపయోగించుకున్నారన్న విషయాన్ని గమనించవచ్చు నేను ప్రత్యేకించి ప్రస్తావిస్తున్నది ప్రఖ్యాతి గల ఇటలీ చిత్రకారుడు కారవగ్గియో గీసిన ది కార్డష్రఫ్స్ అనే చిత్రం ఈ విశేషమైన ఫ్రెస్కో చిత్రం మైఖేలాంజెలో గీసిన సరూపమైన వర్ణ చిత్రం ఇది 1508 1512 మధ్యకాలంలో చిత్రీకరించిన సిస్టీన్ చాపెల్స్ పై కప్పులో భాగం కాబట్టి చేతి వేళ్ళను మాత్రం చూసి కళాకారుడు మనకు చెప్పాలనుకున్న విషయాన్ని సునాయాసంగా అర్థం చేసుకొనగలం అయినప్పటి కీ నా హృదయానికి దగ్గరగా ఉన్న చిత్రం మన దేశపు కళాకారుడు గీసిన చిత్రం ఇది 19వ శతాబ్దంలో విశ్వనాధ్ దురంధర్ గీసిన వర్ణ చిత్రం ఈ ప్రత్యేకమైన చిత్రం లో అతడు మనకు హిందూ సంప్రదాయ వివాహాన్ని చూపించారు ఇక్కడ మనం గమనిస్తే ప్రతీ వ్యక్తికి భిన్నమైన ఆకృతి ఉంది వేషధారణలో కూడా విలక్షణత ఉంది ఇంకా ప్రతి మనిషి యొక్క బాడీ లాంగ్వేజ్ కూడా ప్రత్యేకంగా అనిపిస్తుంది కాబట్టి ఈ చిత్రంలో కనిపించే పాత్రలు వేరు వేరు భాషలు మాట్లాడతారని మనం గమనించొచ్చు

సాహిత్యము మరియు లలిత కళల పరిధిని దాటి కూడా బాడీ లాంగ్వేజ్ గురించి నిరంతర వృత్తిపరమైన జ్ఞానము ఉన్నదని తెలుస్తున్నది సిసిరో మరియు క్విన్టఇల్లిన్ అను ఉపన్యాసకులు సంభాషణా చాతుర్యం మరియు ముఖకవళికల మధ్య సామరస్యాన్ని గూర్చి ఇంకా స్వర మాధుర్యం యొక్క ప్రాధాన్యత గురించి ఉద్ఘాటించారు ఇది ప్రత్యేకించి అప్పట్లో సమకాలీన ప్రాథమిక ప్రజాస్వామిక పరిస్థితులలో తప్పనిసరి అయినది 18 మరియు 19వ శతాబ్దాలలో ఐరోపా వక్తృత్వ ఉద్యమం శరీర కదలికలు మరియు స్వర ఉచ్చారణపై కేంద్రీకరించబడినది మొదటి విద్యా సంబంధిత పరిశీలన యొక్క కీర్తి 1872 లో ప్రచురితమైన "ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఎమోషన్స్ ఇన్ మాన్ అండ్ అనిమల్స్" అను పుస్తకము యొక్క రచయిత చార్లెస్ డార్విన్ కు చెందుతుంది అతని నిర్ధారణలన్నీచాలామటుకు అనేక్దోటల్ డేటా మీద ఆధారమైనప్పటికీ 1872 లో అతను చేసిన వ్యాఖ్యలు నేటికీ అంగీకారయోగ్యమైనవి అయినప్పటికిని బాడీ లాంగ్వేజ్ను విజ్ఞాన శాస్త్రం గా క్రోడీకరించిన పరిశీలన 20వ శతాబ్దంలో మాత్రమే మొదలైనది 1940s లో ఇంకా చెప్పాలంటే చివరి 1940s లోపెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం కు చెందిన రే బర్డ్విస్టల్ అను ఆచార్యుడు కమ్యూనికేషన్ యొక్క నాన్ వెర్బల్ అంశాలను గమనించడం మొదలుపెట్టినట్టు మనం తెలుసుకోవచ్చు ఆ మానవ శాస్త్రజ్ఞుడి పరిశోధనలకు చాలామంది ఆకర్షితులయ్యారు బాడీ లాంగ్వేజ్ అనే అధ్యయన రంగంలో మనం ఉపయోగించే చాలా పదజాలం ఆచార్య రే బర్డ్విస్టల్ మరియు అతని తోటి పరిశోధకులు కనిపెట్టినవే ఉదాహరణకు బర్డ్విస్టల్ కీనేసిక్స్ అన్న పదాన్ని 1950లో ఉపయోగించారు అతని కళలో మెళకువలు కూడా ఆచార్య రే బర్డ్విస్టల్ కు అధ్యయన సామాగ్రిగా ఉపయోగపడ్డాయి ఆచార్య రే బర్డ్విస్టల్ మరియు ఆల్బర్ట్ మెహ్రాబియాన్ కమ్యూనికేషన్ యొక్క నాన్ వెర్బల్ అంశాల ప్రాముఖ్యతను మరియు నిజమైన స్వభావమును తెలుసుకొనుటకు మనుష్యుల యొక్క ప్రతిక్రియను ల్యాబ్ కంట్రోల్ సిట్యువేషన్ కింద నమోదు చేయడం మొదలుపెట్టారు వారు ఎప్పుడూ బాడీ లాంగ్వేజ్ అన్న పదమును వాడలేదు నిజానికి అన్ని వ్రాతలలోనూ వారు ఏకరీతిగా కమ్యూనికేషన్ యొక్క నాన్ వెర్బల్ అంశాలు లేదా ముందు ప్రయోగించిన పదజాలాలను మాత్రమే ఉపయోగించారు అయినప్పటికీ బాడీ లాంగ్వేజ్ అనేది నాన్ వెర్బల్ అస్పెక్ట్స్ అఫ్ కమ్యూనికేషన్ కు వాడుక పదంగా 1970లో జూలియస్ ఫాస్ట్ అనే రచయిత వ్రాసిన పుస్తకం ద్వారా పేరుపొందింది ఒక్కోసారి పుస్తకం కన్నా దాని పేరే ఎక్కువ ప్రాచుర్యం సంపాదిస్తుంది ఇలాగే మరో పుస్తకం "ఐ యాం ఓకే యు ఆర్ ఓకే" I'm Ok You're Ok తో కూడా జరిగింది మనకు పుస్తకం గురించి ఎక్కువ జ్ఞాపకం ఉండకపోవచ్చు కానీ ఆ పుస్తకం పేరు మాత్రం మన మెదడులో నిక్షిప్తం అయిపోయింది అసలు ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ యొక్క సరైన ప్రాధాన్యత ఏమిటి ఈ పరిశోధకులు ఆచార్య రే బర్డ్విస్టల్ మరియు ఆల్బర్ట్ మెహ్రాబియాన్ దాదాపు పది లక్షలకు పైగా నాన్ వెర్బల్ సంకేతాలను మరియు సంజ్ఞలనూ గుర్తించి నమోదు చేశారు ఆల్బర్ట్ మెహ్రాబియాన్ ఒకానొక సమయములో ఒక సమాచారం యొక్క మొత్తం ప్రభావం వెర్బల్ కంటెంట్ పారా లాంగ్వేజ్ మరియు బాడీ లాంగ్వేజ్ ల మేళనము లో ఉన్నదని సూచించారు అతను వెర్బల్ కంటెంట్ ను 7 గానూ పారాలాంగ్వేజ్ అంటే కంఠ ధ్వని యొక్క ఉచ్చారణ స్వరము మొదలగునవి 35 గానూ మరియు బాడీ లాంగ్వేజ్ అంటే సంజ్ఞలు భంగిమలు కనుసైగలు మొదలగునవి 58గాను విభజించారు అయినప్పటికీ తరువాతి దశల్లో ఇంత ఖచ్చితమైన విభాగము కుదరదని అతను సవరించారు కానీ వాస్తవికంగా ఏదైనా ముఖాముఖీ సంభాషణలో ప్రత్యేకించి వెర్బల్ కంటెంట్ యొక్క ప్రాముఖ్యత చాలా తక్కువ బాడీ లాంగ్వేజ్ వారి ముఖ కవళికల భావ ప్రకటన మరియు పారా లాంగ్వేజ్ అనేవి ఎక్కువ ప్రాధాన్యత కలిగినవి ఈ విభాగంలో మునుముందు మనం బాడీ లాంగ్వేజ్ యొక్క 9 భాగముల పట్టికను ఒకదాని తరువాత ఒకటి సవివరం గా చర్చిద్దాము అప్పుడు మనం ఆ వాక్యాన్ని ఒక పేరాలో చేర్చి సందర్భానుసారం ఉపయోగించడానికి ప్రయత్నిద్దాం బాడీ లాంగ్వేజ్ గురించి మనం తెలుసుకోబోయే మొదటి అంశం ప్రోక్సెమిక్స్ ఒక వ్యక్తి తను మాట్లాడుతున్నప్పుడు సైగలు మరియు సంకేతాల ద్వారా ఎదుటి మనిషి తో తనకున్న భౌతిక దూరం యొక్క స్పృహను పరిశీలించుకునే విద్యను ప్రోక్సెమిక్స్ అంటారు ఇప్పుడు అదే సమయంలో గమనించదగ్గ విషయం ఏమిటంటే ప్రోక్సెమిక్స్ లో మనం ఇద్దరు మనుషుల మధ్య దూరాన్ని మాత్రమే కాక వివిధ సామాజిక సాంస్కృతిక నమూనాలలో అంతరాల అమరికను కూడా తెలుసుకుంటాం మనం నేర్చుకోబోయే రెండో అంశం ఓకలేసిక్స్ లేదా కనుసైగల అర్ధాన్ని తెలుసుకునే విద్య ఓకలేసిక్స్ అధ్యయనంలో కంటి భాషను కనుసైగల భావాన్ని కళ్ళ కదలికలను పరిశీలించి కుడిచేతివాటం వారిలో మరియు ఎడమచేతివాటం వారి లో ఇవి భిన్నము కాదో శోధించే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఓకలేసిక్స్ లో తెలుపబడే రకరకాల కనుసైగ లు వాటి అర్థాలు ఈ వ్యాపారసంబంధిత ప్రపంచంలో మనందరం తెలుసుకోవడం చాలా ముఖ్యం మనం తెలుసుకోబోయే హాప్టిక్స్ అనే మూడవ అంశం స్పర్శ యొక్క భాష క్రింద దృశ్యము లో మీరు ఓకే స్పర్శ మనుషులకు వేరు వేరు అనుభూతులను మరియు అభిప్రాయాలను ఎలా కలుగజేస్తుందో తెలుసుకోగలరు నాలుగవ అంశం కైనేసిక్స్ కైనేసిక్స్ లో ముఖ్యంగా మనుషుల కదలికలలో శారీరక చేష్టలను మరియు భంగిమలను అధ్యయనం చేస్తారు ఇప్పుడు మనం తెలుసుకోబోయే కైనేసిక్స్ లో 3 కోణాలు ఉన్నాయి ఎంబ్లెమ్స్ క్రోడీకరించిన స్థిరమైన గుర్తుల అర్ధాలను పరిశీలిస్తుంది ఉదాహరణకు సముద్రగర్భంలో ఈతకొట్టేవాడు వేసుకునే కోటు కు లేదా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉండే వ్యక్తి చేష్టలకు ఒక నిర్దిష్టమైన అర్థం ఉంటుంది అలాగే చెవిటి మూగ భాషకు కూడా కాబట్టి వీటిని ఎంబ్లెమ్స్ అంటారు ఇది క్రోడీకరించిన స్థిరమైన గుర్తుల అర్థాలను అధ్యయనం చేసే అంశం కాబట్టి మనం దీని గురించి పెద్దగా చర్చించనవసరం లేదు కైనేసిక్స్ యొక్క మిగిలిన రెండు కోణాలు ఇల్లస్ట్రేటర్స్ మరియు అఫక్ట్ డిస్ప్లేస్ లను గురించి తెలుసుకుందాము అసలు వేటిని ఇల్లస్ట్రేటర్స్ అంటారు ఇవి మనం చెప్పాలనుకునే విషయాన్ని వివరించే స్థూల మరియు సూక్ష్మ సంకేతాలు ఉదాహరణకు నేను సరే అని చెప్పాలనుకుంటే నా ముఖములో ఏ భావమూ లేకుండా చెప్పను మామూలుగా నే సరే అంటాను ఇంకా ముఖములో ఉద్రేకాన్ని కనిపించనియకుండా కాదు అని చెప్పలేను సూటిగా కాదంటాను కాబట్టి ఇల్లస్ట్రేటర్స్ అనబడే ఈ ముఖకవళికల భావాలను తెలియపరచకుండా ఏదో ఒక అంగం సహాయంతో బాడీ లాంగ్వేజ్ను ఉపయోగించకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా మాట్లాడలేడు మనలో బహిర్ముఖులైనవారి బాడీ లాంగ్వేజ్ సులువుగా వారి చేష్టల మరియు ముఖకవళికల వ్యక్తీకరణ సునాయాసంగా ఉంటుందనడంలో నిజం లేకపోలేదు అంతేకానీ మాట్లాడుతున్న వ్యక్తి ఎటువంటి బాడీ లాంగ్వేజ్ను ప్రదర్శించకపోతే విచిత్రంగా అనిపిస్తుంది అఫక్ట్ డిస్ప్లేస్ కూడా ఒక రకమైన ఇల్లస్ట్రేటర్ illustrator కాకపోతే రెండిటికీ మధ్య తేడా ఏమిటంటే llustrators ఒక వ్యక్తి యొక్క నిజమైన ఉద్దేశాన్ని బహిర్గతం చేస్తాయి కానీ అఫక్ట్ డిస్ప్లేస్ అబద్ధాన్ని చెప్పే అవకాశం ఇస్తాయి ఇప్పుడు మనం కొన్ని సామాజిక పరిస్థితులలో బహుశా ఒక మర్యాదపూర్వకమైన అబద్ధాన్ని ఆశించవచ్చు నీవు ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళినప్పుడు వారు అతిఘోరమైన తినుబండారాన్ని గాని మిఠాయి గాని వడ్డిస్తే నువ్వు ఏమంటావు బాగుంది అంటావు కదా "ఇది ఎంతో రుచికరంగా అద్భుతంగా ఉంది" అని ఒక అబద్ధపు చిరునవ్వుతో వారు నీకు వడ్డించినపుడు చూపిన నిజమైన అభిమానాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తావు కాబట్టి ఒక్కోసారి ఈ మర్యాద పూర్వకమైన అబద్ధాలు సమాజంలో అవసరమని గుర్తించాలి అయినప్పటికీ మనం ప్రతిసారీ ఈ అఫక్ట్ డిస్ప్లేస్ ను మన మనసులో ఉన్న నిజమైన ఉద్దేశాన్ని దాచడానికి ఉపయోగించలేము చాలా త్వరగా రెండు క్షణాల లో నిజమైన ఉద్దేశం బయటకు వస్తుంది కాబట్టి అఫక్ట్ డిస్ప్లేస్ అనేవి మనం శిక్షణ పొందిన నటులం అయితే తప్ప తమ ప్రయోజనాన్ని 1 లేదా 2 నిమిషాలు మాత్రమే చూపగలవు బాడీ లాంగ్వేజ్ ని గురించి మనం తెలుసుకోబోయే ఐదవ అంశం పారాలాంగ్వేజ్ మనం ఒకే పదాన్ని చాలా అర్థాలు వచ్చే విధంగా పలుకవచ్చు ఒకవేళ ఎవరైనా తరగతి గదిలోకి ఆలస్యంగా వస్తే మనం వారిని అనుమతిస్తాం కానీ ఒక ప్రత్యేకమైన స్వరాన్ని ఉపయోగించి ఆ విద్యార్థి గురించి మన అభిప్రాయాన్ని తెలియపరుస్తాం మనం 'సరే రా' లేదా 'అలాగే లోపలకి రా' లేదా 'లోపలకి రా' అని భిన్నమైన స్వరాలలో చెప్తాము అలాగే మన కోపాన్ని లేదా వ్యంగ్యాన్ని విభిన్నమైన స్వర హెచ్చుతగ్గులతో తెలుపుతాము కొన్నిసార్లు ఆ స్వరం కృత్రిమంగా ఉండొచ్చు కానీ ఎక్కువసార్లు మన భావం సహజంగానే బయటకువస్తుంది పారాలాంగ్వేజ్ స్వరంలో సంకేతాలనే కాక మాటలు ఉండాల్సిన చోట వచ్చే నిశ్శబ్దాన్ని కూడా పరిశీలిస్తుంది మనం తెలుసుకోబోయే ఆరవ అంశం క్రోనెమిక్స్ వ్యక్తిగతంగా ఒక సమయం సామాజికంగా ఇంకొక సమయమే కాక మనకు సమయం యొక్క సాంస్కృతిక అర్థం కూడా వేరే ఉంటుంది కాబట్టి సమయం యొక్క ఈ అంశాల అధ్యయనమే క్రోనెమిక్స్ క్రోమాటిక్స్ అనేది కొన్ని సామాజిక అంశాలలో మనం ఉపయోగించే ప్రత్యేకమైన రంగుల యొక్క అధ్యయనం ఈ అంశాలన్నింటినీ మనం క్రోమాటిక్స్ కింద చదువుకుంటాం వోల్ఫాక్టీక్స్ అనేది మన ఘ్రాణేంద్రియము మీద ఆధారపడి ఉంటుంది ఒక వాసన మంచి లేదా చెడు కావచ్చు అది మనకు వ్యక్తిగతంగా ఇష్టమైనది కావచ్చు కానీ మనం గమనిస్తే చాలాసార్లు అది సామాజిక మరియు సాంస్కృతిక ఎన్నిక అయ్యే అవకాశం ఉంది మనం కొన్ని రంగులు ఒక నిర్దిష్టమైన అర్ధాన్ని తెలియజెప్పేవిగా గుర్తిస్తాం కాబట్టి పరిమళం అనేది మన వ్యక్తిగత ప్రకటనే కావచ్చుగాని అది సామాజిక మరియు వృత్తిపరమైన వివరము కూడా కాబట్టి మనం దీని ప్రాముఖ్యతను వోల్ఫాక్టీక్స్ కింద చదువుకుంటాం మనం బాడీలాంగ్వేజ్ యొక్క 9వ అంశంగా నేర్చుకునేది ఆర్టిఫెక్ట్స్ ఆర్టిఫెక్ట్స్ మాట్లాడే వ్యక్తి యొక్క వస్త్రధారణ అలంకారం శరీరంపై ధరించే ఆభరణాలు మొదలైనవి ఏవైతే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మరియు వైఖరిని తెలుపుతాయో వాటిని పరిశీలించడం ఇవి ఖచ్చితంగా మన శరీరంలో భాగాలు కానప్పటికీ బాడీలాంగ్వేజ్ లో భాగంగా తెలుసుకుంటాం ఎందుకంటే ఇవి కూడా మన చేష్టలు మరియు ముఖకవళికల లాగా మనం చెప్పాలనుకుంటున్న విషయాన్నిబహిర్గతం చేయడంలో దోహదపడతాయి మనం ఈ ప్రత్యేకమైన స్లైడ్ ను గమనిస్తే బాడీ లాంగ్వేజ్ యొక్క అర్థం మనకు స్పష్టమౌతుంది పై అధికారి లేదా యజమాని తప్ప ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్క వ్యక్తి ప్రతికూల భావోద్వేగాలను వ్యక్తపరుస్తున్నారు కానీ ఈ ప్రతికూలత మాటలతో అనువదించినది కాదు దీన్నిబట్టి మనకు అర్థం అయ్యేది ఏమిటంటే మాటలను విస్మరిస్తే మనకు 50 సమాచారం మాత్రమే అందుతుంది మరోవైపు మౌనంద్వారా తెలియజేయలేని ఈ మాటలను బాడీ లాంగ్వేజ్ సూచిస్తుంది కాబట్టి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్లో అంశాలు ఒక పరిస్థితిలో ఎటువంటి నాన్ వెర్బల్ ప్రేరణను పొందుపరచుకుంటాయి అంటే మాటల ద్వారా తెలిపే సమాచారాన్ని మాత్రమే కాక సందేశాన్ని పంపుతున్న వ్యక్తి ఆ సందేశాన్ని గ్రహించే వ్యక్తి లేదా వింటున్న వ్యక్తి ఎటువంటి భాషా సంబంధంలేని లక్షణాలను ప్రదర్శిస్తున్నాడో గమనించవచ్చు ఇది ఉద్దేశపూర్వకంగా గానీ ఏ ఉద్దేశం లేక గాని చేసినది కావచ్చు కానీ ఎక్కువసార్లు అనాలోచితంగా జరిగేదే చాలాసార్లు మాట్లాడుతున్న వ్యక్తి తన బాడీ లాంగ్వేజ్ మీద స్పృహ లేని వాడై ఉండే విషయాన్నిమనం గమనించొచ్చు కొన్నిసార్లు మనం ఒక ప్రత్యేక ఉద్దేశంతో భాషేతర భావ ప్రకటనలో అఫక్ట్ డిస్ప్లేస్ ను ఉపయోగించి రెండు నిమిషాలు లేక గరిష్ఠంగా మూడు నిమిషాల కొద్ది సమయం మాత్రమే మల బాడీ లాంగ్వేజ్ని అందుకే చాలా వక్తృత్వ పోటీలలో కనిష్టంగా మూడు నిమిషాలైనా మాట్లాడాలని సూచిస్తారు అదే సమయంలో మన బాడీ లాంగ్వేజ్ మన సంస్కృతి సమాజాల ఉత్పాదితం సాంస్కృతిక అంశాలలో ఈ తేడాలు మరియు భేదాలు మన ప్రతి చర్చలోనూ అనివార్య భాగాలు విభిన్న వృత్తుల స్వభావాలు మరియు అవసరాలు పెరగడంతో మనం బాడీ లాంగ్వేజ్ను అర్థం చేసుకుంటే మనుషుల యొక్క ఉద్దేశాలను మరియు భావాలను అర్థం చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది అంతేకాక అదే సమయంలో మరింత మేలైన నేపథ్యాన్ని కూడా మనకు అందిస్తుంది రోగులకు సమస్యలపై సలహాలు ఇవ్వడానికి సంబంధించి గాని లేదా ఫిజియోథెరపీ గురించి గానీ లేదా నర్సులకు పునర్వ్యవస్థీకరణ పాఠ్యాంశం గురించి గానీ లేదా ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను చూసుకునే ఉద్యోగానికి గాని లేదా పాఠశాల ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి గాని సమాచార విశ్లేషకులకు గాని లేదా అపరాధ శాస్త్రజ్ఞులకు గానీ FBI రక్షక దళం లో విచారణ చేసే వ్యక్తిగా ఉండేవారికి వృత్తిని అవలంబిస్తున్న న్యాయవేత్తలు నిర్వాహకులకు లేదా మనలాంటి సామాన్య విశ్వవిద్యాలయ ఆచార్యులకు గాని బాడీ లాంగ్వేజ్ను అర్థం చేసుకుంటే అది అనేక సందర్భాలలో దోషాలను విభేదాలను మరియు శత్రువులను తప్పించుకోవడానికిఎందుకంటే అది మనకి భావ వ్యక్తీకరణలో పరస్పర విరుద్ధమైన మాటల యొక్క వివరాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మనమే గనుక మన సొంత బాడీ లాంగ్వేజ్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా మన అభిప్రాయాలను మరింత విశ్వాసంతో ఇంకా సార్ధకత తో అందించగలము కాబట్టి వివిధ రకాల ఉద్యోగ పరిస్థితుల్లో మనం మన బాడీ లాంగ్వేజ్ ను అర్థం చేసుకోవడం చాలా బాడీ లాంగ్వేజ్ ను అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో సందర్భాన్ని బట్టి బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవడం కూడా అంతే అవసరం వ్యక్తిగత విభేదాలు ఖచ్చితంగా ఉంటాయి మామూలుగా మన బాడీ లాంగ్వేజ్ వేరొకరి బాడీలాంగ్వేజ్కు నకలు కాలేదు పైగా మనం ముందు గమనించినట్లు సాంస్కృతిక విభేదాలు కూడా మనమధ్య ఉంటాయి ఉదాహరణకు జపాన్లో ముఖ్యంగా స్త్రీలను ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు వారి కళ్ళలోకి కాకుండా కంఠం కేసి దృష్టి సారించాలని నేర్పిస్తారు చైనా మరియు మిడిల్ ఈస్ట్ ప్రదేశాలలో ఎదుటివారికి గౌరవ సూచకంగా ఐ కాంటాక్ట్ ను నివారిస్తారు మరొకవైపు యూఎస్ఏ లో సమాచారగ్రాహకులను ఎదుటివారు మాట్లాడుతున్నప్పుడు స్థిరంగా వారి కళ్ళల్లోకి చూడమని ప్రోత్సహిస్తారు అదే సమయంలో లింగ విభేదాలను అనుసరించి కొన్ని సంస్కృతులలో నిశ్చితమైన మూసపోత ధోరణి ని మనం గమనించవచ్చు లింగ సమానత్వం అనేది ఏమాత్రము ఆచరణలో లేనప్పుడు ఆ సంస్కృతులలో ఈ మూసపోత ధోరణులు మనుషుల మీద ఇంకా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి సాంస్కృతిక విభేదాలు లింగ విభేదాలు మరియు సందర్భానుసారం బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవడం అనే విషయాలపై దృష్టి సారించడం ఎంతో అవశ్యం ఒక భాష అనేది పదాలతో వాక్యాలతో మరియు పేరాల తో నిర్మితమై ఉంటుంది అలాగే బాడీలాంగ్వేజ్ కూడా పదాలతో వాక్యాలతో మరియు పేరాల తో నిర్మితమైనది ప్రతి చేష్ట ఒక ఒంటరి పదం లాంటిది ఇక్కడ నేను Allan Pease వాడిన ఒక ఉదాహరణ ను ఉపయోగిస్తాను అతను 'డ్రెస్సింగ్' అనే ఇంగ్లీష్ పదానికి గల బట్టలు వేసుకోవటం అనే చర్య వంటల్లో ఉపయోగించే సాస్ ఒక కోడి లో కూరి చేసే వంటకం మొదలైన10 నానార్ధాలను వివరించారు 'వుడ్' లాంటీ సామాన్య పదానికి కూడా చాలా రకములైన అర్థాలు మరియు గుణాలు ఉంటాయి కాబట్టి మనం ఒక ఒంటరి పదాన్ని ఉపయోగిస్తే దాని అర్థం స్పష్టంగా తెలియదు అదే విధంగా ఒక చేష్ట కూడా ఒక ఒంటరి పదం లాంటిదేనన్నా విషయం మనం తెలుసుకోగలము మనం ముఖమును చిట్లించుకోవడం అనేది అనేక అర్థాలు వచ్చే ఒక ఒంటరి పదం లాంటిది మనం అదే పదాన్ని ఒక వాక్యంలో ఉపయోగించినట్లయితే దాని అర్థం స్పష్టమవుతుంది అలాగే బాడీ లాంగ్వేజ్ లో వాక్యం అనేది చేష్టలు మరియు సైగల కూర్పు తోఉదాహరణకు మనం 'వుడ్' అని అంటే దానికి చాలా రకాలైన అర్థాలు ఉండవచ్చు అదేవిధంగా ఒక చిరునవ్వుకు లేదా కోప దృష్టికి చాలా అర్థాలు సంభవమవ్వచ్చు మనం ఆ పదాన్ని ఒక వాక్యంలో వాడదాం 'నాకు ఒక చెక్క ముక్క కావాలి' మనం చిరునవ్వును ఆ వ్యక్తి కదలికలను చూసి పేరాలాంగ్వేజ్ ను అర్థం చేసుకుంటే అది మనకు వాక్యం"నాకు ఒక చెక్క ముక్క కావాలి చాలా వేడిగా ఉంది" "మనం తోటలో కొంత నిప్పురాజెద్దాం" ఇప్పుడది సందర్భానికి తగ్గట్టు అర్థం వచ్చి వ్యతిరేకంగా వాదించే వీలులేకుండా ఒక స్పష్టమైన పేరాగ్రాఫ్ గా తయారైంది ఈ పారాగ్రాఫ్ కు సమానార్థకాలు నాన్ వెర్బల్ అస్పెక్ట్స్ అఫ్ కమ్యూనికేషన్ లో సాంస్కృతిక విభేదాలు లింగ విభేదాలు మరియు సమయంలో కొన్ని అంతరాలు మనం ఒక వ్యక్తి పై దృష్టి సారించి వారి సంస్కృతిలో భేదాలను లింగ భేదాలను గమనించి వాటిని తప్పించుకోవటం నేర్చుకుని ఇంకా ఆ వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ ను గమనించడానికి కొన్ని ముఖ్యమైన క్షణాలను వెచ్చిస్తే అది ఒక పేరాగ్రాఫ్ తో సమానమవుతుంది కాబట్టి అందుకే సందర్భానికి తగ్గట్టు బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవడం చాలా ముఖ్యం ఒక ఉపన్యాసం విన్న తరువాత గాని లేదా ఒక వ్యాసాన్ని లేక ఒక ప్రముఖ పుస్తకాన్ని చదివిన తరువాత గానీ ఆ వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ ను గమనించాలి అన్న ఆకర్షణఉదాహరణకు నేను నా ముక్కును రుద్దుకోవచ్చు దీనికి వేరే అర్థం ఉందని మనం తరువాత తెలుసుకుంటాం కానీ ప్రస్తుతం నేను విపరీతమైన జలుబు వల్ల మంట వల్ల బాధపడుతూ ఉండొచ్చు కాబట్టి ఒక ఒంటరి సంకేతాన్ని ఆధారంగా చేసుకుని ఒక నిర్ణయానికి రావడం అనేది ఎప్పుడూ సహాయపడదని మనం గమనించాలి కాబట్టి ఇప్పుడు మనం సందర్భానుసారం బాడీ లాంగ్వేజ్ ను మార్చుకోవడం ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు మనం సందర్భాన్ని గనుక లెక్క చేయక పోతే కమ్యూనికేషన్ యొక్క నాన్ వెర్బల్ అంశాలను అపార్థం చేసుకునే ప్రమాదంలోకి వెళతాం మనం వేరే వ్యక్తుల బాడీలాంగ్వేజ్ ను వివరించేటప్పుడు చేసే 5 సాధారణ పొరపాట్లను కారల్ గోమాన్ సూచించారు మనం సందర్భాన్ని విచారించడం మర్చిపోవచ్చు లేదా ఒక ఒంటరి సంకేతానికి అర్ధాన్ని జత చేయవచ్చు లేదా మన దృష్టి మొత్తం ఎదుటి వ్యక్తి ఉపయోగించే పదాల మీద మాత్రమే ఉండవచ్చు మనకు ఆ వ్యక్తి యొక్క ప్రారంభ స్థానం తెలియకపోవచ్చు ఇంకా మన స్వంత సంస్కృతిని ఆధారంగా చేసుకుని ఎదుటి మనిషి యొక్క బాడీ లాంగ్వేజ్ను నిర్ణయించవచ్చు కాబట్టి ఈ పాఠంలో మనం బాడీ లాంగ్వేజ్ యొక్క ప్రాథమిక నిర్వచనాలను సమయం గడచిన కొద్ది బాడీ లాంగ్వేజ్ ఒక అధ్యయన రంగంగా ఉద్భవించడాన్ని దాని అంశాల ప్రాముఖ్యతను మరియు ఉద్దేశాన్ని చర్చించాము వచ్చే పాఠంలో మనం వివిధ అంశాలను క్రమంగా విచారించటం మొదలుపెడతాం ధన్యవాదములు